మునుపటి ఉపన్యాసాలలో హెల్త్కేర్ ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ కోర్ టెక్నాలజీ కోర్ సాంకేతిక ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి వాటిని మార్చలేము మరియు అవి ప్రాథమికంగా మునుపటి మాడ్యూళ్ళలో చర్చించినవి మారుతున్న ఏకైక విషయం ఏమిటంటే ప్రాథమికంగా ఉపయోగించబడే సెన్సార్ల రకం ఒక నిర్దిష్ట పరిశ్రమ కలిగి ఉన్న నిర్దిష్ట అవసరాలు మరియు కొన్ని పరిశ్రమ నిర్దిష్ట పరిశ్రమ నిలువు పరిశ్రమ డొమైన్ నిర్దిష్ట అవసరాలు కానీ ఇది ప్రాథమికంగా ఎక్కువగా అప్లికేషన్ స్థాయిలో మరియు పరికర స్థాయిలో నెట్వర్క్లో ఎక్కువగా లేదా తక్కువ అంశాలతో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో కూడా నేను కొత్తగా దేని గురించి తీవ్రంగా మాట్లాడను ఈ పరిశ్రమలకు చమురు రసాయన మరియు ఔషధ తయారీకి ప్రత్యేకమైన కొన్ని అవసరాలు నేను మీకు తెలియజేయబోతున్నాను మరియు ఈ పరిశ్రమ సెన్సార్లు మరియు వాటి ఇంటర్కనెక్టివిటీ ఈ పరిశ్రమఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎలా సహాయపడతాయో నేను మీకు తెలియజేయబోతున్నాను కాబట్టి ఈ సమస్యలను వివరంగా చూద్దాం కాని మనం చేసే ముందు నేను పునశ్చరణ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది అనువర్తనాలపై ఈ ప్రత్యేక విభాగంలో మీకు బహిర్గతం చేయబోయే చివరి అప్లికేషన్ అవుతుంది పరిశ్రమలో IoT అమలుల నుండి పొందగలిగే సమస్యల యొక్క పునశ్చరణ ను నేను మీకు తెలియజేస్తాను మరియు పరిశ్రమలో IoT అమలు నుండి పొందగల ప్రయోజనాలు తెలియజేస్తాను మరో మాటలో చెప్పాలంటే క్లుప్తంగా పారిశ్రామిక IoT యొక్క ప్రత్యేకతల గురించి మరోసారి మాట్లాడుదాం మేము ఇంతకుముందు వివిధ స్థాయిలలో వివరంగా చూశాము కాని ఇప్పుడు నేను అక్కడ ఉన్న వివిధ అవసరాల సారాంశానికి మిమ్మల్ని బహిర్గతం చేయబోతున్నాను కాబట్టి పరిశ్రమలు యుగాల నుండి వాటికి సంబంధించిన విధానంలో పనిచేస్తున్నాయని మేము కోరుకుంటున్నాము మేము చమురు పరిశ్రమ గురించి మాట్లాడుతున్నామా మేము రసాయన ఔషధ లేదా తయారీ పరిశ్రమల గురించి మాట్లాడుతున్నామా యుగాల నుండి విషయాలు జరుగుతున్నాయి దశాబ్దాల నుండి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి విషయాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మాత్రమే మనము ను IoT లేదా IIoT సొల్యూషన్స్ వాడకం గురించి మాట్లాడుతున్నాము మరియు కొన్ని విషయాలను మెరుగుపరచడానికి మేము ఆ పని చేస్తున్నాము మేము సామర్థ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నాముమేము మొత్తం వ్యయ ప్రభావ కార్యకలాపాలనుమొదలగు వాటిని మెరుగుపరచాలనుకుంటున్నాము మరో మాటలో చెప్పాలంటేమనం చేయాలనుకుంటున్నది మనం విలువను జోడించాలనుకుంటున్నాముసాంప్రదాయక ఉత్పత్తులకు మరియు ఇప్పటికే ఉన్న ప్రక్రియలకు విలువను జోడించాలనుకుంటున్నాము ఈ ఉత్పత్తులుకు మరియు సేవలకు IoT వ్యూహాలు IoT పరిష్కారాలను సమగ్రపరచడం ద్వారా మేము విలువను జోడించాలనుకుంటున్నాము కాబట్టి IoT పరిష్కారాల యొక్క విలీనం లేదా ఏకీకరణ ద్వారా విలువ అదనంగా రావాలి ముఖ్యంగా ఏమి జరగబోతోంది మేము సామర్థ్యాన్ని మెరుగుపరచబోతున్నాం మేము విశ్వసనీయతనుభద్రత ను పెంచబోతున్నాం లాభాన్ని పెంచుకోవడం ఉత్పత్తిని పెంచుకోవడం మరియు అదే సమయంలో మేము ఖర్చును తగ్గించబోతున్నాము ఉత్పత్తి వ్యయం ను ఉత్పాదక వ్యయంను వస్తువుల ఖర్చును తగ్గించబోతున్నాము కాబట్టి ఉత్పాదకతను మెరుగుపరచడం ఖర్చును తగ్గించడం తప్పనిసరిగా క్లుప్తంగా చెప్పాలంటే పరిశ్రమ రంగంలో IoT పరిష్కారాలను ఏకీకృతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చమురు మరియు గ్యాస్ పరిశ్రమ పరంగా ప్రత్యేకతలకు వద్దాం చమురు మరియు గ్యాస్ పరిశ్రమ డొమైన్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రంగాలలో పనిచేస్తున్న వివిధ పరిశ్రమలు చాలా ఉన్నాయి వారు ప్రస్తుత ప్రక్రియలు యంత్రాలు మొదలైన వాటితో IoT యొక్క ఏకీకరణ జరగబోయే పరిష్కారాలను కలిగి ఉండటం గురించి వారు మాట్లాడుతున్నారు ప్రయోజనాలు ఏమిటంటే నేను ఇప్పటికే మీకు ప్రారంభంలో చెప్పాను కాని చమురు మరియు గ్యాస్ కంపెనీలు ఏకీకరణ ద్వారా జరగబోయేది ఏమిటంటే వారు తమ ప్రస్తుత ఆస్తులు సరఫరా గొలుసులు లేదా కస్టమర్ సంబంధాలను నేరుగా నిర్వహించగలుగుతారు మరియు ఇది ప్రాథమికంగా మొత్తం వ్యాపారానికి సహాయం చేస్తుంది వ్యాపారం యొక్క ఉత్పాదకత మెరుగుపడబోతోంది కస్టమర్ సంబంధం మెరుగుపడబోతోంది ఆస్తి నిర్వహణ మెరుగుపడబోతోంది ఖర్చు తగ్గింపు జరగబోతోంది మరియు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి కాబట్టి మొత్తంగా ఈ విధంగా చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో IoT పరిష్కారాల ఏకీకరణ ద్వారా జరగబోతోంది ఇది నేను డెలాయిట్ సాహిత్యం నుండి తీసుకున్నవాక్యము కాబట్టి ఇది మీకు ఇప్పటికే తెలిసిన విషయం మేము దానిని చూశాము దానిని వివిధ మార్గాల్లో చూసాము కాని ముఖ్యంగా నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా ప్రతిదీ అలాగే ఉంది మారుతున్న ఏకైక విషయం ఏమిటంటే పరిశ్రమ డొమైన్ కు సంబంధించిన నిర్దిష్ట అవసరాలు కానీ సాంకేతిక దృష్టికోణం నుండి IoT విస్తరణ దృష్టికోణం నుండి అన్ని విషయాలు తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటాయి కానీ పూర్ణత్వం కొరకు వేర్వేరు డొమైన్లలో ఉన్న సమస్యల గురించి కొంచెం ఆలోచన పొందడం కోసం IoT యొక్క ఏకీకరణ యొక్క మొత్తం ప్రక్రియపై మనకు ఇంకా ఒక పునరాలోచన ఉంటుంది కాబట్టి చివరికి మనకు ఏమి కావాలి మనకు సమాచారం అవసరం వేర్వేరు పనులను చేయడానికి మనకు సమాచారం అవసరం భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేయడానికి మనకు సమాచారం అవసరం భవిష్యత్ సంఘటనలలో తప్పిపోయిన సంఘటనలు గురించి మరియు భవిష్యత్తులో తప్పిపోయిన సంఘటనలు అంచనా వేయడానికి మనకు సమాచారం అవసరం కాబట్టి ఈ విధముగా జరగవచ్చు ప్రక్రియ యొక్క వివిధ భాగాల గురించి మనకు సమాచారం అవసరం యంత్రాల ఆరోగ్య పరిస్థితి గురించి మనకు సమాచారం కావాలి పనిచేస్తున్న ఉద్యోగుల గురించి మనకు సమాచారం అవసరం మొదలగు సమాచారం అవసరం కాబట్టి మాకు డేటా అవసరం అంచనా విశ్లేషణలు చేయడానికి మనకు సమాచారం అవసరం కాబట్టి అవసరం ఉన్నా విశ్లేషణలను బట్టి మనకు కలిగి ఉన్న నిర్దిష్ట లక్ష్యాలను చేయాలనుకుంటున్నాము అంటే నిర్దిష్ట పరిశ్రమ అయినటువంటి చమురు మరియు గ్యాస్ పరిశ్రమ అమలు చేస్తున్నపరిష్కారము వారికి కొన్ని నిర్దిష్ట విశ్లేషణల లక్ష్యం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యం ఆధారంగా వేర్వేరు IoT పరికరాలను మోహరించ బోతున్నారు ఆ తరువాత ఈ పరికరాలు చాలా సమాచారమును ఉత్పత్తి చేస్తాయి ఈ సమాచారముకొంత అనుకరణ సమాచారం కూడా కలిగి ఉంటుంది విశ్లేషించడానికి నిజమైన సమాచారం మరియు అనుకరించిన సమాచారం ని కలిపి ఉపయోగిస్తాము వాటిని ఉపయోగించవచ్చు ఊహాకల్పిత సమాచార విశ్లేషణ కొరకు పరివర్తన చెందిన సమాచారం తీసుకొని మరియు ప్రక్రియలను లోడ్ చేసి ఆ తరువాత etl ప్రక్రియలను అమలు చేయవచ్చు ఈ ప్రాధమిక etl ప్రాసెసింగ్ తర్వాత సమాచారం ను క్లౌడ్ బేస్డ్కు తరలించి అక్కడ లోతు విశ్లేషణలు నిర్వహించబడుతున్నాయి మరియు ఈ విశ్లేషణాత్మక పరిష్కారాలు నిర్దేశించిన విశ్లేషణ లక్ష్యాలతో సంపూర్ణంగా ఉంటాయి చివరకు విశ్లేషణల ఫలితాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోబోతున్నాము ఉదాహరణకు భవిష్యత్తు నిర్వహణ అవసరం అయ్యే పరికరాలు గుర్తించబడతాయి అంతేకాకుండా దక్ష నిర్వహణకు అవసరమయ్యే పరికరాలు కూడా గుర్తించబడతాయి సమాచారం యొక్క విభజన యంత్రాల యొక్క విభజన అనేది వివిధ ప్రమాణాల ఆధారంగా జరగబోతుంది ఇది IoT విస్తరణ నుండి యంత్రాల నియంత్రణ వరకు మొత్తం జీవితచక్రంఇది మొత్తం జీవితచక్రం ఇప్పుడు మనము పని విధానం అమలు చేస్తాం మరియు ఈ పని విధానం చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో అమలు చేస్తాము మరియు ఇది ఇప్పటికే జరుగుతోంది ఇది ఇప్పటికే జరుగుతోంది ఇప్పటికే ఉన్న పనులు ఉన్నాయిచమురు మరియు గ్యాస్ పరిశ్రమలో పరిష్కారం కు కాబట్టి విశ్లేషణల కోసం మనకు ఏమి కావాలి మనకు భారీ ప్రాసెసింగ్ మరియు క్లౌడ్ ఆధారిత సేవల్లో దశలు కాబట్టి ఇది ఇప్పటికే జరుగుతున్న విషయం ఈ పరిష్కారాలను గ్రహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమలలో వివిధ వ్యవస్థలను అమలు చేస్తున్నారు కాబట్టి ప్రాథమికంగా ఇది మొదలవుతుంది ఇది ఆర్కిటెక్చర్ యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలించడంతో మొదలవుతుంది ఆ తరువాత తదుపరి దశ నిర్దిష్ట సమాచార రకాన్ని గుర్తించడం సమాచార రకాల యొక్క అంచనాలను మరియు అడ్డంకులను కనుగొనడం టార్గెటెడ్ యంత్ర అభ్యాస అల్గోరిథం సమీక్షను అందించడం మరియు సందర్భ పరిమితులు మరియు పరిష్కారాలను వివరించడం మరియు రోడ్మ్యాప్ను సృష్టించడం కాబట్టి ఈ దశలలోనే విశ్లేషణల ఫలితాలను తగిన పర్యవేక్షణ మరియు అవగాహన కోసం తగిన విజువలైజేషన్ ఇంజిన్ను కూడా మేము అమలు చేయగలము కాబట్టి మొత్తంగా మేము కార్యకలాపాలను మెరుగుపరచాలనుకుంటున్నాము ఊహాజనిత కార్యకలాపాలు వంటి మొదలైనవి మరియు IoT పరిష్కారాల విలీనం లేదా ఏకీకరణతో మొత్తం పనితీరును మెరుగుపరచవచ్చు IoT నేను మీకు చెప్పినదానిని చేయడమే కాదు IoT కూడా కస్టమర్ విధేయతను పెంచుతుంది వ్యాపారాన్నిఅనుసంధానం మరియు మొదలైనవి ఈ విషయాలన్నీ మెరుగుపరచబడతాయి మరియు ఈ వేర్వేరు పరిశ్రమలలో ఉన్న వినియోగదారులకు IoT అనేది ఉపయోగపడుతుంది మరియు ఇది అందుబాటులో ఉంచవచ్చు చమురు మరియు గ్యాస్ పరిశ్రమలలో IoT ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పటికే చాలా స్పష్టంగా ఉన్నాయి కాని తప్పనిసరిగా పునశ్చరణ చేసుకుని మరియు విభిన్న ప్రయోజనాలు ఏమిటో సంగ్రహించడానికి ప్రయత్నిద్దాం ఉత్పత్తి సామర్థ్యంలో పెరుగుదల ఖర్చులను ఆదా చేయడం సమయాన్ని ఆదా చేయడం ఆస్తి నిర్వహణను మెరుగుపరచడం ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడం పని భద్రత సరఫరా గొలుసు ప్రణాళిక మొదలైనవి IoT యొక్కప్రయోజనాలు రసాయన పరిశ్రమలో ఉన్న విధంగా IoT మొత్తం ప్రక్రియలను మెరుగుపరచడానికి ఉత్పాదకత ఖర్చులను తగ్గించడానికి మరియు మొదలగునవిగా ఉపయోగించవచ్చు కాబట్టి రసాయన పరిశ్రమలో మరోసారి ఈ విభిన్న ప్రయోజనాలను పరిశీలిద్దాం మేము అంచనా నిర్వహణ కలిగి ఉన్నాము ఈ పరిశ్రమలలో పాల్గొనే వివిధ యంత్రాల యొక్క షరతుల ఆధారిత పర్యవేక్షణను మరియు శక్తి ఖర్చులను తగ్గించడం ఇవన్నీ కూడా రసాయన పరిశ్రమలో IoT అనుసంధానం ద్వారా సాధించగల విభిన్న ప్రయోజనాలు భవిష్యత్తులో నిజ సమయంలో జరగబోయే మరియు భవిష్యత్తులో జరగబోయే విభిన్న సమస్యలను పరిష్కరించడం వంటి ముందస్తు నిర్వహణ సెకన్ల తరువాత రెండు నిమిషాల తరువాత రెండు గంటల తరువాత జరగగల విషయాలు ముందుగానే అంచనా వేయడమే ఊహాజనిత నిర్వహణకు సంబంధించినది పరికరాలను విచ్ఛిన్నం మరియు సమయ వ్యవధిని తగ్గించడం అనేది ఊహాజనిత నిర్వహణ వల్ల కలిగే ప్రయోజనం కాబట్టికావలసినది ఏమిటంటే IoT ఇంటిగ్రేషన్ ద్వారా తగిన అంచనా నిర్వహణ ద్వారా సమర్థవంతమైన IoT అనలిటిక్స్ ప్రోగ్రామ్ల ద్వారా సమర్థవంతమైన మరియు సమర్థవంతమైన నిర్వహణ ను మరియు నాణ్యతను మెరుగుపరచబోతున్నాం మరియు వీటివల్ల పంపిణీ చేయబడిన మొత్తం సేవలు మెరుగుపడతాయి షరతు ఆధారిత పర్యవేక్షణ యొక్క విభిన్న లక్షణాలు వీటిని IoT పరిష్కారాల ఏకీకరణ ద్వారా అమలు చేయబోతున్నాము లాజిస్టిక్లను మెరుగుపరచడం నష్టాన్ని నివారించడానికి సెన్సార్ల ద్వారా ఉత్పత్తి స్థానాన్ని పర్యవేక్షణ ఇవన్నీ లాజిస్టిక్లను మెరుగుపరచడంలో సహాయపడే విభిన్న విషయాలు శక్తి ఖర్చులు శక్తి వినియోగం నియంత్రణ నియంత్రణను తగ్గించడం రియల్ టైమ్ సమాచారంను విశ్లేషించడం వినియోగ సరళిని మెరుగుపరచడం వినియోగదారుల ప్రవర్తనా విధానం అసమర్థతను తగ్గించడం అనేవి శక్తి ఖర్చులు మరియు తగ్గింపు శక్తి ఖర్చులు యొక్క భిన్నమైన లక్షణాలకు సంబంధించినది సరఫరా గొలుసు ప్రమాదాన్ని తగ్గించడం రసాయన తయారీదారులు అవసరమైన ప్రక్రియకు అవసరమైనప్పుడు మరియు అక్కడ ఉన్న నిర్దిష్ట అవసరాల ఆధారంగా అవసరమైనప్పుడు వెంటనే స్పందిస్తారు సరఫరా గొలుసు పరికరాలలో రియల్ టైమ్ పర్యవేక్షణ ఉపయోగించబడుతున్న పదార్థాలు ముడి పదార్థాలు తుది ఉత్పత్తులు పూర్తయిన వస్తువుల ప్రక్రియలు కార్మికుల వాతావరణం నిజ సమయంలో ప్రతిదీ మొత్తం సరఫరా గొలుసు యొక్క నిజ సమయంలో పర్యవేక్షణ మరియు సరఫరాలో పాల్గొనేవారు గొలుసు అది మనుషులు కావచ్చు కార్మికులు కావచ్చు లేదా వేరే యంత్రాలు కావచ్చు సరఫరా గొలుసులోని ప్రతిదానిని పర్యవేక్షించడం సాధ్యమవుతుంది అలాగే నిజ సమయంలో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది కాబట్టి నేను ఔషధ పరిశ్రమలో IoT గురించి మాట్లాడే ముందు మేము దీనిని తగినంతగా అర్థం చేసుకున్నామో లేదో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయాన్ని చూడటానికి ప్రయత్నిద్దాం మనకు ఉందని చెప్పడం కాబట్టి చమురు మరియు రసాయన పరిశ్రమలో IoT అమలు గురించి చూడటం కాబట్టి మేము తప్పనిసరిగా దేని గురించి మాట్లాడుతున్నాము మనము ఈ డొమైన్ లో ఉన్నా వివిధ పరిశ్రమలు గురించి మాట్లాడుకున్నాము ఇవి వివిధ సెన్సార్లను అమర్చే పరిశ్రమలువేర్వేరు పరిశ్రమలలో ఉన్నవివిధ భాగాలలో వేర్వేరు సెన్సార్లు నేల క్షేత్రస్థాయిలో సెన్సార్లన్నీ మోహరించబడతాయి మరియు మొదలైనవి ఈ విభిన్న సెన్సార్లన్నీ మోహరించబడతాయి కాబట్టి ఈ సమాచారం చివరకు కొన్ని సర్వర్ లేదా కొన్ని క్లౌడ్ సేవలను చేరుకోబోతోంది దాన్ని నిల్వ ప్లస్ ప్రాసెసింగ్ సామర్ధ్యం అంటారు మరియు ఈ సమాచారం విశ్లేషించబడుతుంది మరియు ఈ సమాచారం మేనేజర్ అని చెప్పబడే వారికి అందుబాటులో ఉంటుంది నేను ఉన్నత స్థాయిలో ఉన్న మేనేజర్ గురించి ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఇది ఏ రకమైన మేనేజర్ అయినా కావచ్చు ఎవరైతే ఆ సమాచారం కావాలి అనుకుంటే వారికి సమాచారం సమగ్రంగా లభిస్తుంది మరియు రసాయన మరియు చమురు పరిశ్రమ కోసం నేను వివిధ స్థాయిలను కలిగిన వివిధ సెన్సార్లు ఉపయోగించుటకు ఇచ్చాను విభిన్న సెన్సార్లు మీ సాంప్రదాయమైనవి కావచ్చు సాధారణంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత సెన్సార్ వివిధ ఇతర సెన్సార్లు అయినటువంటి సామీప్యత సెన్సార్ బహుశా నీటి నాణ్యత సెన్సార్ వంటివాటిని ఉపయోగిస్తారు కాబట్టి ఇవి ఈ వివిధ రకాల సెన్సార్లు మరియు కొన్ని నిర్దిష్ట రసాయన సెన్సార్లను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి వీటిలో కొన్ని సాధారణమైనవి సాధారణ సెన్సార్లు మరియు కొన్ని రసాయన సెన్సార్లను ఉపయోగించవచ్చు ఉదాహరణకు కాబట్టి మేము రసాయన క్షేత్ర ప్రభావ ట్రాన్సిస్టర్లను పొటెన్టోమీటర్ సెన్సార్లు కాబట్టి ఇవి రసాయన సెన్సార్లు అయినటువంటి గ్యాస్ సెన్సార్లుఇవి కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ మీథేన్ వంటి గ్యాస్ సెన్సార్లలో ఏదైనా కావచ్చు ఇవి NOx గ్యాస్ సెన్సార్లు మరియు మొదలైనవి ఉన్నాయి విభిన్న సెన్సార్లు ఉన్నాయి కాబట్టి ఇవి కొన్ని విభిన్న సెన్సార్లు రసాయన డొమైన్ మరియు నేను పేర్కొన్న గ్యాస్ డొమైన్ కు సంబంధించిన సెన్సార్లు మీరు గుర్తుచేసుకుంటే మనము పరిశ్రమ స్థాయిలో సెన్సార్ల గురించి మాట్లాడినప్పుడు మనము గ్యాస్ కణాల సెన్సార్ అభివృద్ధి గురించి కూడా మాట్లాడాము మరియు మా ఇన్స్టిట్యూట్లోని ఒక సదుపాయాన్ని నేను మీకు చూపించాను ఇది ప్రాథమికంగా గ్యాస్ సెన్సార్ కల్పనతో మరియు వివిధ వాయువుల ఏకాగ్రతను పర్యవేక్షించడంలో గ్యాస్ సెన్సార్లు ఎలా సహాయపడుతుంది నేను మీకుచూపించాను కాబట్టి మేము దాని గురించి మాట్లాడాము కాబట్టి ఈ గ్యాస్ సెన్సార్లు వాస్తవానికి ఈ వేర్వేరు పరిశ్రమలలో కూడా వర్తిస్తాయి చమురు మరియు గ్యాస్ పరిశ్రమలు వాటిని చమురు మరియు గ్యాస్ పరిశ్రమ కోసం వాడవచ్చు మరియు చమురు మరియు వాయువు సేకరించినప్పటి నుండి లేదా సాధారణంగా ఉత్పత్తి చేయబడినవి కూడా జరుగుతాయి ఆ చమురు మరియు వాయువును రవాణా చేయడానికి వివిధ మార్గాలు ఉంటాయి కాబట్టి వివిధ గ్యాస్ పైపులు ఉన్నాయిపెద్ద వ్యాసం కలిగిన పెద్ద మందపాటి గ్యాప్ గ్యాస్ పైపులు వాయువును ఒక పాయింట్ నుండి మరొకదానికి తీసుకువెళ్ళడానికి సహాయపడతాయి ఇవి చాలా సాధారణం ముఖ్యంగా పెద్ద చమురు పరిశ్రమ వెనుక పెద్ద గ్యాస్ కంపెనీలు చమురును ఒక పాయింట్ నుండి మరొకదానికి వాయువును తీసుకువెళ్ళడానికి వారు ఈ గ్యాస్ పైపులను అమర్చారు ఈ గ్యాస్ లైన్లతో ఉన్న సాధారణ సమస్యలలో ఒకటి పంపిణీ పైపులు కూడా చాలా ముఖ్యం ప్రాథమికంగా గ్యాస్ పైపు పర్యవేక్షణ కోసం తగిన సెన్సార్ల మోహరింపు చాలా బాగా తెలిసిన సమస్య మరియు ఇది ఉత్పత్తి ప్రసారం తరం మరియు మొదలైన వాటిని మెరుగుపరచడానికి IoT యొక్క అనువర్తనం చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో విభిన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ విభిన్న సెన్సార్లను ఉపయోగించడం వంటి ఉదాహరణ కాబట్టి ఇప్పుడు industry ఔషధ పరిశ్రమలో IoT గురించి క్లుప్తంగా చూద్దాం ఇది కూడా చాలా పోలి ఉంటుంది కాబట్టి విషయం ఏమిటంటే industry ఔషధ పరిశ్రమలో ఉన్నాయి మీకు వేర్వేరు మొక్కలు ఉన్నాయి ఇవి వేర్వేరు drugs షధాలను తయారు చేస్తున్నాయి ఈ drugs షధాలను drugs షధాల కోసం కూడా ఉపయోగిస్తారు మరియు వివిధ విషయాలపై వేర్వేరు జంతువులపై మందుల పర్యవేక్షణ కూడా చాలా తరచుగా జరుగుతుంది కాబట్టి IoT సహాయపడుతుంది వివిధ రకాల ఔషధ ఉత్పత్తి ప్రక్రియ కోసం IoT ఈ ప్రయత్నాలను చేయడంలో సహాయపడుతుంది వాటిని మరింత సమర్థవంతంగా పర్యవేక్షిస్తుంది ఉదాహరణకు ఒక టీకా ఉత్పత్తి ఇది వేర్వేరు దశల ద్వారా వెళుతుంది మరియు చివరకు వివిధ రకాలైన పరీక్షలు ద్వారా వెళుతుంది కాబట్టి ఈ ఔషధ కంపెనీలు ఈ ఔషధ కంపెనీలు వారు ఈ వేర్వేరు ఔషధాలను వేర్వేరు పరికరాల ద్వారా తీసుకుంటారు ఈ ఔషధాలను వేర్వేరు దశలలో తయారు చేయుటకు ప్రయత్నిస్తారు అవి వేర్వేరు దశలలో తయారు చేయబడతాయి మరియు చివరకు ఈ ఔషధాలనుమార్కెట్లో విడుదల చేయడానికి ముందువివిధ విషయాల ద్వారా మొదలైన మార్గాలను ప్రయత్నిస్తారు ఈ మొత్తం ఉత్పత్తి ప్రక్రియ కోసం ఈ మొత్తం ఉత్పత్తి ప్రక్రియలో సరఫరా గొలుసు మరియు మొదలైనవిఔషధాల నాణ్యతను పర్యవేక్షించే ప్రక్రియలను మెరుగుపరచడానికి సెన్సార్లు మరియు IoT పరిష్కారాలను అమలు చేయవచ్చు ఈ ఇంటర్మీడియట్ దశలు ఇంటర్మీడియట్ దశలు యొక్క నాణ్యతను పర్యవేక్షించే ఈ విధంగా ఉంటాయిమరియు మొదలైనవి కాబట్టి ప్రతిదీ మరింత సమర్థవంతంగా మరియు ఖచ్చితమైన పద్ధతిలో చేయవచ్చు ఉత్పత్తి ప్రాంతాలలో ఐయోటి సెన్సార్ల యొక్క కొన్ని ఉపయోగాలు ఇవి ఔషధ పరిశ్రమలో IoT అనువర్తనాలు ఔషధాల పరిశీలన మరియు తుది ఔషధాలను మాత్రమే కాకుండా ఈ ముడి పదార్థాలను తుది ఔషధంగా మార్చడానికి మధ్యలో జరిగే ప్రక్రియలను కూడా కలిగి ఉంటాయి ముడి పదార్థాల నుండి తుది ఔషధాల వరకు నాణ్యత పరిమాణం మొదలైనవాటిని పరిశీలిస్తే రసాయనంలోని ఒక భాగాన్ని మరొక భాగానికి మార్చడానికి అవసరమైన వివిధ రసాయన ప్రతిచర్యలను కూడా పర్యవేక్షిస్తుంది ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఈ మొత్తం ప్రక్రియలో ఉన్నాయి IoT పరిష్కారాలను అమలు చేయవచ్చు ఔషధ ఎక్సిపియెంట్స్ను గుర్తించడానికి ఇతర సమస్యలని గుర్తించడానికి IoT పరిష్కారాలను కూడా అమలు చేయవచ్చు కాబట్టి ఔషధ ప్రతిచర్యలు మరియు అలెర్జీలు మొదలైనవి వాటిని పర్యవేక్షించడం ప్రతి వాటిని గుర్తించడం ఔషధ పరిశ్రమలో చేయవచ్చు వేర్వేరు తగిన సెన్సార్ల సహాయంతో ఇవి జరుగుతున్నాయి రియల్ టైమ్ పర్యవేక్షణ ద్వారా నాణ్యత నియంత్రణ మెరుగైన తయారీ మెరుగైన పర్యవేక్షణ నియంత్రణ పంపిణీ కోసం వివిధ పరిష్కారాల ద్వార సురక్షితంగా మరియు భద్రతతో ఔషధ పంపిణీ జరుగుతుంది ఔషధ పరిశ్రమలో ఇవి భిన్నమైన ఇతర అవసరాలు లాజిస్టిక్స్ మెరుగుపరచడం ఔషధ వస్తువుల కదలికను ట్రాక్ చెయ్యడం గిడ్డంగిని మెరుగుపరచడం రౌటింగ్ చేయడం యంత్రాలు మరియు పరికరాల నిర్వహణ మందులు మరియు వ్యాక్సిన్ల యంత్రాలను పరిశీలించడం ఇవి కూడా ఔషధ పరిశ్రమలో IoT యొక్క విలీనం లేదా అనుసంధానంతో మెరుగుపడతాయి నేను ముగించే ముందు నేను ఔషధ పరిశ్రమలో ఉపయోగించబోయే వివిధ రకాల సెన్సార్లను జాబితాను చేస్తాను ఔషధ పరిశ్రమ ముఖ్యముగా కొన్ని రకముల ఔషధాలను తయారు చేస్తుంది అని చెప్తున్నానుతయారుచేయడానికి వివిధ ముడి పదార్థాలు ఉంటాయి కాబట్టి ముడి పదార్థాలను ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగించబోతున్నారు ఈ ముడి పదార్థాలను కొన్ని ఉత్పాదక ప్రక్రియతీసుకొని చివరకు తుది ఉత్పత్తులు సరఫరా చేస్తాయి ఇవి ట్రక్కులు మరియు ఇతర లాజిస్టిక్ వంటి మార్గాల ద్వారా పంపిణీ చేయబడతాయి కాబట్టి ఈ ముడి పదార్థాలు వివిధ రకాల ప్రాసెసింగ్కు లోనవుతాయి ఈ ముడి పదార్థాలను వేర్వేరు రసాయన చికిత్సకు లోనుచేస్తాము ఈ ముడి పదార్థాలు వేర్వేరు పీడనం ద్వారా నిర్దిష్ట పీడన స్థితిలో ఉష్ణోగ్రత స్థితిలో కొన్ని తేమ స్థితిలో మరియు మొదలైన వాటికి లోనవుతాయి వేర్వేరు ఏజెంట్లతో వేర్వేరు ప్రతిచర్యలు చేయడం నిర్దిష్ట ఉష్ణోగ్రత తేమ లైటింగ్ స్థితిలో కారకాలు మరియు మొదలైనవి ఈ విషయాలన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఏ సెన్సార్లను ఉపయోగించే పోతున్నాము కొన్ని రసాయన నిర్దిష్ట రసాయన గుర్తింపుతో పాటు నిర్దిష్ట రసాయనాలు ఉష్ణోగ్రత సెన్సార్ వంటి నిర్దిష్ట సెన్సార్లు ఎందుకంటే మీరు ఒక నిర్దిష్ట ప్రతిచర్యను నిర్వహించాల్సిన అవసరం ఉంది లేదా ఒక నిర్దిష్ట లైటింగ్ స్థితిలో కొన్ని ఉష్ణోగ్రత సెట్టింగుల వద్ద టైట్రేషన్ చేయవచ్చు లైట్ సెన్సార్ వల్లే ఔషధ పరిశ్రమలో కూడా ఉపయోగించబడే ఇతర సెన్సార్లు ఉన్నాయి నన్ను కొన్ని సెన్సార్ల పేర్లను రాయనివ్వండి కాబట్టి ఈ సెన్సార్లలో కొన్ని పేర్లు ఉష్ణోగ్రత సెన్సార్ లైట్ సెన్సార్లు తేమ సెన్సార్ ఉండవచ్చు మరియు మీ దగ్గరకొన్ని రకాల రసాయన ప్రతిచర్యలు ఉంటే పిహెచ్ స్థాయిని గుర్తించడానికి ఈ విభిన్న రసాయన సెన్సార్లు ఉండవచ్చు పిహెచ్ స్థాయి కాబట్టి మీరు pH సెన్సార్లను కలిగి ఉన్నారు అవి రసాయన ప్రతిచర్యలోని క్షారతత్వం లేదా వివిధ ఉత్పత్తుల యొక్క ఆమ్లత్వం లేదా ఉపఉత్పత్తులను గుర్తిస్తాయి మరియు పరివర్తన ప్రక్రియ కాబట్టి వీటికోసం విభిన్న సెన్సార్లను ఉపయోగిస్తాము చివరకు మనము ఈ ఉపన్యాసంలో ముగింపుకు వచ్చాము మరియు ఎప్పటిలాగే ఇవి వివిధ ప్రస్తావనలు చూడమని ప్రోత్సహిస్తాను ఈ విభిన్న పరిశ్రమలో IoT యొక్క అనువర్తనాల గురించి బాగా అర్థం చేసుకోవడానికి మీరు ఉపయోగించే వీడియోలు చాలా ఉన్నాయి చమురు పరిశ్రమ గ్యాస్ పరిశ్రమ ఔషధ పరిశ్రమలో కూడా చాలా విభిన్న వీడియోలు ఉన్నాయి ఓపెన్ మీడియా అయినటువంటి యూటూబ్ వంటివాటిల్లో లో మీరు దీన్ని ప్రయత్నించవచ్చు విభిన్న వీడియోలు చాలా ఉన్నాయి ఇవి ఈ సూచనలు మరియు చివరకు మనము ఒక ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు